yt0

57 x fxt0 01sin50t x14 0 01sin 50t 3

Momentum flowc

EreflectedEincident n1 n2n1n2 1 1 5 11

SreflectedSincidentn1 n2n1n22 1 33 1 51 52 0

Power Green light15004Power red light17004Power Power 7541